డిస్క్లోసర్లో వెతకడం ఎలా డిస్క్లోసర్లో వెతకడం ఎలా మీ దగ్గర వర్కింగ్ డిస్క్లోసర్ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంటే మీ శోధన నివేదిక అంత నాణ్యతను కలిగి ఉంటుంది మీ దగ్గర వర్కింగ్ డిస్క్లోసర్ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంటే మీ శోధన నివేదిక అంత నాణ్యతను కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు కీలకపదాలను గుర్తించాలి ఎందుకంటే ఒక ఆవిష్కరణ కీలకపదాల ద్వారా శోధించబడుతుంది ఇప్పుడు మీరు కీలకపదాలను గుర్తించాలి ఎందుకంటే ఒక ఆవిష్కరణ కీలకపదాల ద్వారా శోధించబడుతుంది మీరు కీలకపదాల యొక్క పర్యాయపదాలను కూడా కనుగొనాలి ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల పదాలు ఉంటే మీరు పర్యాయపదాలను కూడా శోదించాలి మీరు కీలకపదాల యొక్క పర్యాయపదాలను కూడా కనుగొనాలి ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల పదాలు ఉంటే మీరు పర్యాయపదాలను కూడా శోదించాలి ఆపై ప్రత్యామ్నాయ పదాల శోధన కూడా చేయాలి ఆపై ప్రత్యామ్నాయ పదాల శోధన కూడా చేయాలి మరియు మీరు నిపుణులు ఉపయోగించే పదాలను అలాగే సామాన్యులు ఉపయోగించే పదాలను కూడా చూడాలి మరియు మీరు నిపుణులు ఉపయోగించే పదాలను అలాగే సామాన్యులు ఉపయోగించే పదాలను కూడా చూడాలి మీరు సాధారణంగా ట్రేడ్మార్క్ లను నివారించవచ్చు ఎందుకంటే శోధన చేసేటప్పుడు ట్రేడ్మార్క్ లు ఉపయోగించబడవు మీరు సాధారణంగా ట్రేడ్మార్క్ లను నివారించవచ్చు ఎందుకంటే శోధన చేసేటప్పుడు ట్రేడ్మార్క్ లు ఉపయోగించబడవు మీరు బ్రాండ్ పేరుకు బదులుగా సాధారణ పదాన్ని ఉపయోగించాలి మీరు బ్రాండ్ పేరుకు బదులుగా సాధారణ పదాన్ని ఉపయోగించాలి ఇప్పుడు శోధన సమయంలో మీరు కొన్ని ప్రశ్నల కోసం వెతుకుతున్నారు ఇప్పుడు శోధన సమయంలో మీరు కొన్ని ప్రశ్నల కోసం వెతుకుతున్నారు లేదా మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం చూస్తున్నారు లేదా మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం చూస్తున్నారు ఇలా ఆవిష్కరణ యొక్క నేపధ్యం ఏమిటి ఆవిష్కరణ పని చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి మరియు ఆవిష్కరణ యొక్క ప్రభావం ఏమిటి లాంటి వన్నీ చూడాలి ఇలా ఆవిష్కరణ యొక్క నేపధ్యం ఏమిటి ఆవిష్కరణ పని చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి మరియు ఆవిష్కరణ యొక్క ప్రభావం ఏమిటి లాంటి వన్నీ చూడాలి మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత శోధన చేయడం మీకు సులభం మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత శోధన చేయడం మీకు సులభం ఎందుకంటే ఇప్పటికే ఉన్న పేటెంట్ దాని యొక్క ఉత్తమ పద్ధతిలో ఒక పని చేస్తుందని పేర్కొంటుంది ఎందుకంటే ఇప్పటికే ఉన్న పేటెంట్ దాని యొక్క ఉత్తమ పద్ధతిలో ఒక పని చేస్తుందని పేర్కొంటుంది ఎందుకంటే ఇది వస్తువు మరియు దాని ప్రభావం కూడా వివరిస్తుంది ఎందుకంటే ఇది వస్తువు మరియు దాని ప్రభావం కూడా వివరిస్తుంది ఇప్పుడు శోధన కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి ఇప్పుడు శోధన కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి శోధన ఎలా చేయాలన్న దానిపై మీరు పబ్లిక్ డొమైన్లో చాలా విషయాల్ని కనుగొంటారు శోధన ఎలా చేయాలన్న దానిపై మీరు పబ్లిక్ డొమైన్లో చాలా విషయాల్ని కనుగొంటారు ఇప్పుడు మీరు తక్షణం పర్యాయపదాలను నివారించవచ్చు ఇప్పుడు మీరు తక్షణం పర్యాయపదాలను నివారించవచ్చు ఉదాహరణకు 'కరెంటు' అన్న పదానికి 'ప్రస్తుతము' లేదా ప్రస్తుత తేదీ వరకు అని అర్ధం ఉంటుంది ఉదాహరణకు 'కరెంటు' అన్న పదానికి 'ప్రస్తుతము' లేదా ప్రస్తుత తేదీ వరకు అని అర్ధం ఉంటుంది కరెంట్ అనే పదం ఒక నీటి ప్రవాహాన్ని కూడా సూచిస్తుంది కరెంట్ అనే పదం ఒక నీటి ప్రవాహాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి మీరు శోధనలో గుర్తించదలిచిన కొన్ని పదాలను నివారించడానికి బూలియన్ ఆపరేటర్లను ఉపయోగిస్తారు కాబట్టి మీరు శోధనలో గుర్తించదలిచిన కొన్ని పదాలను నివారించడానికి బూలియన్ ఆపరేటర్లను ఉపయోగిస్తారు మీ శోధన పరిధిని బట్టి మీరు డేటాబేస్లను శోధిస్తారు మీ శోధన పరిధిని బట్టి మీరు డేటాబేస్లను శోధిస్తారు ఇది ప్రయర్ ఆర్ట్ పై వచ్చిన పాఠంలో మనం ఇప్పటికే చూశాం ఇది ప్రయర్ ఆర్ట్ పై వచ్చిన పాఠంలో మనం ఇప్పటికే చూశాం కొన్ని ముఖ్యమైన పదాల శోధన చేసిన తర్వాత మీరు ఆ రంగంలో సంబంధిత పేటెంట్ల కోసం చూస్తారు కొన్ని ముఖ్యమైన పదాల శోధన చేసిన తర్వాత మీరు ఆ రంగంలో సంబంధిత పేటెంట్ల కోసం చూస్తారు వర్గీకరణ కోడ్ను ఉపయోగించడం ద్వారా కూడా ఇది చేయవచ్చు వర్గీకరణ కోడ్ను ఉపయోగించడం ద్వారా కూడా ఇది చేయవచ్చు ఇది పేటెంట్ వర్గీకరణ గురించిన పాఠంలో మనం ఇప్పటికే నేర్చుకున్నాం ఇది పేటెంట్ వర్గీకరణ గురించిన పాఠంలో మనం ఇప్పటికే నేర్చుకున్నాం